ఉపన్యాసం సంఖ్య 33 కు తిరిగి స్వాగతం మరియు ఈ రోజు కూడా మళ్ళీ ఈ డబుల్ ఇంటిగ్రల్స్ పాఠమే కానీ ఉపరితల వైశాల్యం యొక్క ఉపరితల గణనకు ప్రత్యేక అనువర్తనం తో కొనసాగుదాం కాబట్టి కంప్యూటింగ్ వాల్యూమ్ కోసం డబుల్ ఇంటిగ్రల్స్ యొక్క అనువర్తనాలను మేము ఇప్పటికే చూశాము మరియు ఇంటిగ్రేషన్ డొమైన్ యొక్క ప్రాంతం కూడా మరియు ఈ రోజు మనం ఉపరితల వైశాల్యాన్ని లెక్కించడం కోసం మా చర్చను కొనసాగిస్తాము కాబట్టి సింగిల్ ఇంటిగ్రల్ విషయంలో వక్రరేఖ పొడవును ఎలా లెక్కించాలో గుర్తుచేసుకోండి కాబట్టి ఉదాహరణకు మనకు ఇక్కడ ఈ వక్రం లేదా ఇచ్చిన ఫంక్షన్ f ఉంది కాబట్టి x అక్షం మరియు ఇక్కడ మేము Y అక్షం మరియు x యొక్క విలువలు సంబంధించి ఈ ఫంక్షన్ f ఉంది మనం ఏమి చేస్తాము మొత్తం డొమైన్ను a నుండి b వరకు చిన్న విరామాలు గా విభజిస్తాము xi కు xi 1 ఇక్కడ చూపిన ఒక విరామం అది కానీ మేము ఈ మొత్తం డొమైన్ వివిక్తపరచడంతో a నుండి b కి n వంటి వ్యవధిలో చేశారు మరియు మనం ఉదాహరణ కోసం ఈ పాయింట్ పరిశీలిద్దాం i విరామంలో ఈ xi కు xi 1మరియు ఈ పాయింట్ కి అనుగుణంగా xi మనం ఇక్కడ ఈ సమయంలో టాంజెంట్ ను గీస్తాము ఇది i మరియు f చే ఇవ్వబడుతుంది మరియు ఈ టాంజెంట్ యొక్క పొడవు మనము అన్ని విరామాలకు జోడిస్తే అటు తరువాత ఈ పరిమితుల వెడల్పు 0 కి వెళుతున్నందున మనము పరిమితిని తీసుకుంటాము ఆ సందర్భం మనము వక్రరేఖ పొడవును పొందడంతో ముగుస్తుంది కాబట్టి ఆలోచన ఏమిటంటే ఇక్కడ ఇది టాంజెంట్ యొక్క ఈ భాగాన్ని చూపించింది కాబట్టి ఇక్కడ ఉన్న టాంజెంట్ లైన్ ఇది i పాయింట్ మరియు ఇది ఇక్కడ విరామం పొడవు xi మరియు ఇది x అక్షం నుండి టాంజెంట్ చేసే కోణం అనుకుందాం కాబట్టి మనం తీటా చేత సూచించాము కాబట్టి మనకు ఇక్కడ ఈ పొడవు ఉంది li ఇక్కడ బేస్ లో ఈ పొడవు xi మరియు ఇది కోణం తీటా ఇప్పుడు వక్రరేఖ యొక్క పొడవు కాబట్టి ఈ వక్రరేఖ యొక్క పొడవు అలా ఉంది ఇది ఇక్కడ మా వక్రరేఖ l మరియు ఈ వక్రరేఖ యొక్క పొడవు మనం టాంజెంట్ల యొక్క ఈ భాగాలను అన్నింటినీ సంకలనం చేసి ఆపై పరిమితిని తీసుకున్నప్పుడు ఇవ్వబడుతుంది ఎందుకంటే మనము ఆ అవధిని తీసుకోకపోతే మనకు ఆ తప్పు ఉంటుంది ఎందుకంటే ఈ టాంజెంట్ విరామం xiలో వక్రతను సూచించదు కానీ ఈ xi 0 కి వెళ్ళినప్పుడు చివరికి a నుండి b వరకు ఈ వక్రరేఖ యొక్క పొడవును లెక్కించడం ద్వారా ముగుస్తుంది xilicos ⟹Δli1cos xi cos 11 ⟹1కాస్ 1 fi2 కాబట్టి మేము ఈ పరిమితిని i 1 నుండి n వరకు పొందాలనుకుంటున్నాను ఆపై ఇది ఈ డెల్టా li పై సంగ్రహించ బడుతుంది మరియు తరువాత పరిమితి n కి వెళుతుంది వక్ర రేఖ యొక్క పొడవు L ni 1nli L n →i 1n1 fi2xi ab1fx2dx కాబట్టి మనము ఇక్కడ ఏమి నేర్చుకున్నాము అంటే వక్ర రేఖ పొడవు విషయంలో ఫార్ములా 1 ప్లస్ యొక్క వర్గమూలంగా ఇవ్వబడుతుంది మరియు ఈ డెరివేటివ్ యొక్క మొత్తం వర్గము దీని యొక్క పొడిగింపు ఉపరితలం యొక్క గణన కోసం ఇక్కడ టాంజెంట్ రేఖకు బదులుగా టాంజెంట్ సమతలం యొక్క భావన ఉంటుంది మరియు ఇక్కడ మేము టాంజెంట్ ముక్కలను తీసుకున్నాము తరువాత మేము వక్ర రేఖ పొడవు ను పొందిన పరిమితిని తీసుకున్న తరువాత వాటిని జోడించాము రెండవ డైమెన్షనల్ విషయంలో మనకు అక్కడ ఉపరితలం ఉంది మరియు మేము టాంజెంట్ సమతలం లేదా టాంజెంట్ సమతలం ముక్కలను తీసుకుంటాము మరియు అప్పుడు మేము ఆ ముక్కలను సంకలనం చేస్తాము మరియు పరిమితిని తీసుకున్న తరువాత ప్రాథమికంగా మేము ఉపరితలం యొక్క ఉపరితల వైశాల్యాన్ని పొందుతాము కాబట్టి ఇది అల్పమైన పొడిగింపు మేము అధికారిక రుజువు ద్వారా వెళ్ళము కానీ మీరు ఈ ఒక వేరియబుల్ విషయంలో ఇక్కడ భావన అర్థం చేసుకుంటే వక్ర రేఖ పొడవు లెక్కించే ఇంటిగ్రల్ ab1fx2dxద్వారా ఇవ్వబడుతుంది ఉపరితల ప్రాంత గణన కోసం మేము ఇపుడు ఇక్కడ కొంచెం పొడిగిస్తున్నాము కాబట్టి మనం ఇప్పుడు a నుండి b కి వక్రం పొడవు సూత్రాన్ని చూశాం కాబట్టి మనము ఈ డొమైన్ ద్వారా ఇక్కడి అనుకల్య 1fx2 ని సమకలనం చేస్తున్నాము మనకు ఫంక్షన్ ఉన్నప్పుడు ఉపరితలం విషయంలో z f x y ఇక్కడ మన ఉపరితలం చే ఇవ్వబడుతుంది z f x y కాబట్టి ఇది ఇక్కడ ఉన్న ఉపరితలం మరియు 1 డైమెన్షనల్ కేసులో మనకు ఉన్న మాదిరిగానే ఉపరితల వైశాల్యాన్ని మళ్ళీ పొందవచ్చు మనకు డబుల్ ఇంటిగ్రల్ ఉంది ఇప్పుడే ఇక్కడ డొమైన్ అంటే ఏమిటి మరియు మనం 1 ప్లస్ తీసుకునే వర్గమూలం ఇక్కడ మాదిరిగానే తీసుకుంటాము ఇక్కడ కూడా మనకు వ్యుత్పన్నం ఉంది మనకు మొదటి వరుస పాక్షిక వ్యుత్పన్నం కూడా ఉంది కాబట్టి మొదటి పాక్షిక వ్యుత్పన్నం మరియు x మొత్తం వర్గానికి సంబంధించి y ఇచ్చిన ఫంక్షన్ మొత్తం వర్గం యొక్క పాక్షిక వ్యుత్పన్నం ఆపై మేము ఉన్న డొమైన్పై ఈ అనుకల్యను xy సమతలం లో మరియు ఇది ఏమీ కాదు కానీ ఉపరితలం యొక్క విక్షేపము xyసమతలం లో ఏకీకృతం చేస్తాము కాబట్టి మేము ఇచ్చిన కొన్ని ఉపరితలాలు ఉన్నాయి లేదా z అక్షం మరియు మన ఉపరితల విక్షేపం xy సమతలం అప్పుడు D ఖచ్చితంగా xy సమతలంలో డొమైన్ లా ఉంటుంది D ఉపరితల విక్షేపం xy మరియు ఈ విధంగా ఈ సమీకరణం లో ఫంక్షన్ ఇచ్చారు z ఒక ఫంక్షన్ కు సమానంగా xyఉంది అని మనం సూత్రీకరించాము S ∬D1∂z∂x2∂z∂y2dx dy ఇక్కడ D అనేది ఉపరితలం యొక్క ప్రొజెక్షన్ xy plane మరియు ఇక్కడ మనం గమనించాలి పాక్షిక వ్యుత్పన్నాలకు సంబంధించి x మరియు y లు సహజంగా తీసుకోబడ్డాయి మరియు ఉదాహరణకు x μ y z ఫంక్షన్ లాగా ఇవ్వబడుతుంది లేదా దీనికి ఇవ్వబడుతుంది y ψ x z ఆ సందర్భంలో సూత్రం స్పష్టంగా మారుతుంది కాబట్టిఈ సందర్భంలో x యొక్క ఫంక్షన్ y మరియు z సంబంధించి అప్పుడు పాక్షిక ఉత్పన్నాలు y మరియు z సమానంగా కనిపిస్తాయి మరియు ఈ డొమైన్ ఉపరితలం యొక్క ప్రొజెక్షన్ అవుతుంది yz సమతలంలో మరియు ఫంక్షన్ yψxz చే ఇవ్వబడిన సందర్భంలో ఇంటిగ్రేండ్ x మరియు z లకు సంబంధించి ఉత్పన్నాలను కలిగి ఉంటుంది మరియు మళ్ళీ ఇంటిగ్రేషన్ యొక్క డొమైన్ xz సమతలంలో ఉంటుంది ఇక్కడ మేము ఇంటిగ్రేట్ చేస్తున్నాము ఈ అనుకల్యను ఏకీకృతం చేస్తుంది కాబట్టి ఇక్కడ మొదట x μ y z సూచించబడే డొమైన్ మనకు ఇక్కడ ఉంటుంది D ఇప్పుడు సమగ్ర S ∬D1∂x∂y2∂x∂z2dy dz మరియు ఇప్పుడు ఈ D అనేది ఆ ఉపరితలం యొక్క ప్రొజెక్షన్లో yz సమతలంలో లేదా ఫంక్షన్ అయినప్పుడు yψxz చే ఇవ్వబడుతుంది కాబట్టి మనకు y సంబంధించి x మరియు z లకు పాక్షిక వ్యుత్పన్నాలు ఉంటాయి మరియు ఇక్కడ ఈ D xz సమతలంలో ఉపరితలం యొక్క విక్షేపం అవుతుంది కాబట్టి ఈ D మరియు Dలోని డొమైన్లు yz కాబట్టి ఈ మొదటి సందర్భంలో మరియు తరువాత రెండవ సందర్భంలో xz సమతలంలో ఇచ్చిన ఉపరితలం అంచనా వేయబడుతుంది కాబట్టి చాలా సందర్భాలలో ఇవ్వబడిన ఈ డబుల్ ఇంటిగ్రల్ సహాయంతో S ఈ డొమైన్కు సమానం S ∬D1∂y∂x2∂y∂z2dx dz మరియు మీరు ఇంటిగ్రేషన్ డొమైన్ యొక్క వైశాల్యాన్ని లెక్కించాలనుకుంటే ఈ ప్రత్యేక సందర్భంలో D యొక్క ప్రాంతం అప్పుడు మేము ఈ అనుకల్యను 1 గా సెట్ చేస్తాము కాబట్టి మనకు మూడు అనువర్తనాలు ఉన్నాయి ఒకటి ఈ డొమైన్ యొక్క ప్రాంతం D మరొకటి మీద ఈ ఉపరితలం క్రింద ఉన్న వాల్యూమ్ xy సమతలం ఇది మళ్ళీ డబుల్ ఇంటిగ్రల్ ద్వారా ఇవ్వబడింది ఇక్కడ అనుకల్య కేవలం f x y మరియు ఇప్పుడు ఉపరితల వైశాల్యం యొక్క గణన కోసం మనము కలిగివున్నాము S∬D1∂z∂x2∂z∂y2dxdy ఉన్న కాబట్టి ఇప్పుడు మనం సమస్య తీసుకుంటాము ఇక్కడ గోళం x2y2z2a2 యొక్క ఉపరితల వైశాల్యాన్ని లెక్కించండి కాబట్టి మీకు 0 0 0 వద్ద కేంద్రీకృతమై ఉన్న గోళం ఉంది మరియు ఈ సమీకరణం ద్వారా ఇవ్వబడుతుంది x2y2z2a2 కాబట్టి గోళం యొక్క వ్యాసార్థం a మేము ఇప్పుడు ఉపరితల వైశాల్యాన్ని లెక్కించాలని అనుకుంటున్నాము కాబట్టి మేము ఉదాహరణకు గోళం యొక్క ఎగువ సగ భాగాన్ని తీసుకుంటాము మరియు గోళం యొక్క ఎగువ సగ భాగాన్ని మేము ప్రొజెక్ట్ చేస్తే ఇది మాకు వ్యాసార్థం a యొక్క వృత్తాన్ని ఇస్తుంది xy సమతలం లో కాబట్టి మనం ఈ సమతలంలో దేనినైనా ప్రొజెక్ట్ చేయవచ్చు yz లేదా zx లేదా xy గా కాబట్టి xy సమతలం లోకి ప్రవేశిద్దాం xy సమతలం లో ఇది 0 వద్ద వ్యాసార్థం యొక్క వృత్తం ఉంటుంది కాబట్టి మనకు ఇప్పుడు డొమైన్ ఉంది అది వృత్తాకార డిస్క్ xy సమతలం లో ఆపై ఉపరితలం ఈ z a2 x2 y2 ద్వారా ఇవ్వబడుతుంది ఎందుకంటే మేము ఈ గోళం యొక్క ఎగువ భాగాన్ని పరిశీలిస్తున్నాము మరియు మొత్తం గోళం యొక్క ఉపరితల వైశాల్యాన్ని లెక్కించడానికి దీనిని రెట్టింపు చేయవచ్చు కాబట్టి మేము సానుకూల భాగాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాము గోళం యొక్క పై భాగం మరియు మేము xy సమతలం లోకి ప్రవేశించినప్పుడు ఈ వ్యాసార్థం యొక్క వృత్తాన్ని ఇక్కడ మరియు మధ్యలో 0 0 సరే 1519 చూడండి స్లయిడ్ సమయం కాబట్టి మనకు ఇక్కడ ఉపరితలం ఇచ్చే సమీకరణం ఇది ఇప్పుడు నేను సానుకూలంగా చర్చించిన ఎగువ సగం మనం ఇపుడు za2 x2 y2 ఎగువ సగానికి తీసుకుందాం మరియు ఇప్పుడు మనం లెక్కించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఫార్ములాలో మనకు పాక్షిక వ్యుత్పన్నం అవసరం z కి సంబంధించి x యొక్క పాక్షికవ్యుత్పన్నం కూడా అవసరం మరియు z కి సంబంధించి y కాబట్టి x సంబంధించి పాక్షిక వ్యుత్పన్నం కోసం ∂z∂x xa2 x2 y2 ఆపై మనకు అదేవిధంగా y కి సంబంధించి పాక్షిక వ్యుత్పన్నం ఉంది ∂z∂y ya2 x2 y2 కాబట్టి ఈ డబుల్ ఇంటగ్రల్ ను ఇప్పుడు మనం లెక్కించాలనుకుంటున్న ఉపరితలం ఇది గోళం యొక్క ఉపరితల వైశాల్యాన్ని ఇస్తుంది S 2 aa a2 x2a2 x21∂z∂x2∂z∂x2dydx ఇప్పుడు మనకు ఉన్నది అదే x సంబంధించిన పాక్షిక ఉత్పన్నం ఈ పాక్షిక వ్యుత్పన్నం ద్వారా z సంబంధించి y కి ఇవ్వబడుతుంది మరియు ఇది సూత్రం ఇక్కడ ఇది y కి సంబంధించి ఉంది కాబట్టి మనం ఇప్పుడు దీనిని ప్రతిక్షేపిస్తే ఇవి ఈ షరతుల మొత్తానికి వర్గం మనకు ఏమి లభిస్తుంది ∂z∂x xa2 x2 y2 ∂z∂y ya2 x2 y2 S2 aa a2 x2a2 x21∂z∂x2∂z∂x2dydx 2 aa a2 x2a2 x2aa2 x2 y2dydx 202π0aaa2 r2rdrdθ 2a2πa2 r2 |0a 4πa2 మరియు ఈ గోళం యొక్క ఉపరితల వైశాల్యం మనకు ఇప్పటికే తెలుసు కానీ ఈ డబుల్ ఇంటిగ్రల్ సహాయంతో మరియు ధ్రువకోఆర్డినేట్ల సహాయంతో మనము ఈ ఉపరితల వైశాల్యాన్ని చాలా సులభంగా లెక్కించవచ్చు కాబట్టి తదుపరి సమస్యకు వెళ్ళడం వల్ల గోళంలోని ఆ భాగం యొక్క ప్రాంతం ఇప్పుడు మనకు కనిపిస్తుంది కాబట్టి మనకు మళ్ళీ x2y2z2a2 అనే గోళం ఉంది అది ఈ స్తూపం x2y2 ax వద్ద ఖండిస్తుంది కాబట్టి ఇది వృత్తం యొక్క సమీకరణం కాబట్టి ఇక్కడ x2y2 ax అనేది x యొక్క వర్గం కాబట్టి దీనిని మనం మొత్తం వర్గంగా చేయవచ్చు a 2 మొత్తం వర్గం చేయవచ్చు

కాబట్టి ఈ సందర్భంలో గోళాన్ని సిలిండర్ ఖండిస్తుంది కాబట్టిఈ xy సమతలంలో విక్షేపం ఏమీ లేదు కానీ వృత్తం ఎందుకంటే ఇది వృత్తాకార సిలిండర్ మరియు ఈ విక్షేపం వృత్తం ద్వారా ఇక్కడ ఇవ్వబడింది మరియు ఒకసారి మేము ఈ ప్రొజెక్షన్ను xy సమతలం లో కనుగొన్న తర్వాత ఇంటిగ్రేషన్ యొక్క పరిమితులను సులభంగా ఉంచవచ్చు కాబట్టి ఉపరితల భాగం యొక్క వైశాల్యాన్ని మేము నిర్ణయించే చివరి ఉదాహరణ z xy సిలిండర్లో ఉన్న x2y2 1 కాబట్టి మళ్ళీ మనకు సిలిండర్ ఉంది కానీ అది సెంటర్ కలిగిన సిలిండర్ 0 0 మరియు వ్యాసార్థం 1 మరియు మనకు ఈ z కి సమానం xy మనం ఉపరితల వైశాల్యాన్ని పొందాలనుకుంటున్నాము కాబట్టి ఇది మునుపటి ఉదాహరణల కంటే చాలా సులభం కాబట్టి మళ్ళీ ఈ సిలిండర్ యొక్క ప్రొజెక్షన్ ఎందుకంటే సిలిండర్ ఆ ఉపరితలాన్ని ఖండిస్తుంది కాబట్టి ఆ ఉపరితలం యొక్క ప్రొజెక్షన్ xy సమతలం ఏమీ ఉండదు కానీ వృత్తం ఎందుకంటే సిలిండర్ ఈ వృత్తాకార సిలిండర్ మరియు సిలిండర్ అక్కడ ఉపరితలాన్ని ఖండిస్తుంది కాబట్టి ఇది ఇక్కడ ప్రొజెక్షన్ అవుతుంది మరియు మేము ఈ z fx y xy నుండి ఈ x కు సంబంధించి పాక్షిక వ్యుత్పన్నం నుండి బయటపడవచ్చు ఇక్కడ గణన యొక్క సూత్రంలో అవసరమైన y కి సంబంధించి పాక్షిక ఉత్పన్నం

zx yzy x S ∬D1x2y2dx dy S 02πr 011r2r drdθ 02π12231r23201dθ 2π3232 1 కాబట్టి మనం ఏమి చూశాము గణన కోసం డబుల్ ఇంటిగ్రల్ యొక్క మరొక అనువర్తనం పైగా ఈ సాధారణ సూత్రం సహాయంతో ఉపరితల ప్రాంతం మరియు ఒక ∬D1∂z∂x2∂z∂y2DX dy మాత్రమే మనం జాగ్రత్త గా వుండాలి ఎందుకంటే ఈ ఈ డొమైన్ xy సమతలం పై సమగ్ర ఉపరితల ప్రొజెక్షన్ ఉంది లేదా మనం కలిగివున్నాం లేదాలో YZ లేదా ZX అలాగే సమతలం కావచ్చు మనకు ఆ ప్రొజెక్షన్ ఉన్న తర్వాత పరిమితులను ఉంచే ప్రొజెక్షన్ చాలా తేలికగా ఉంటుందని మనం గుర్తించినట్లయితే మరియు మనము సమకలనం ను లెక్కించవచ్చు కాబట్టి ఉపన్యాసం యొక్క ఈ తయారీ కోసం గణన కోసం మేము ఉపయోగించిన సూచనలు ఇవి చాలా ధన్యవాదాలు